మీ అందరికీ నమస్తే మనము ఈ కోర్సు యొక్క చివరి 40 వ ఉపన్యాసానికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మనము గత 2 నెలలుగా క్రమం తప్పకుండా కలుస్తున్నాము మీ అభ్యాస ప్రక్రియకు ఉపన్యాసాలు మరియు అసైన్మెంట్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఇది చివరి ఉపన్యాసం కావడంతో మీరు కోర్సులో నేర్చుకున్నదాని గురించి మనము చర్చించిన దాని గురించి క్లుప్త రీక్యాప్ తీసుకుంటాము అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్ అభ్యాసానికి ఇంకా ఏమి చేయవచ్చో మార్గాలు కూడా ఆలోచిద్దాం ఇది వివిధ రకాల విద్యార్థులు లేదా వివిధ రకాల పాల్గొనేవారి మిశ్రమం అని నాకు తెలుసు ఎందుకంటే ఈ కోర్సులో వివిధ అధ్యాపకుల విద్యార్థుల నమోదు ఉంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు మేనేజ్మెంట్ విద్యార్థులు ఉన్నారు ఆర్ట్ లేదా సైన్సెస్ వంటి వాణిజ్యేతర విద్యార్థులు ఉన్నారు కామర్స్ విద్యార్థులు కూడా తక్కువ మంది ఉన్నారు కొంతమంది వ్యవస్థాపకులు లేదా గృహిణులు ఉన్నారు కాబట్టి మనము తరగతిలో చర్చించడానికి ప్రయత్నించిన అకౌంటింగ్ గురించి మీకు ప్రాథమిక జ్ఞానం ఉంటే సమాజంలోని దాదాపు ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మనము అకౌంటింగ్ అంటే ఏమిటి అనే దానిపై చర్చతో ప్రారంభించాము మీకు గుర్తుండే ఉంటుంది అకౌంటింగ్ వ్యాపారం యొక్క భాష అని మనము చర్చించాము కాబట్టి మనము లావాదేవీల ఆధారంగా ఆర్థిక నివేదికలతో బయటకు వస్తాము మొదట మనము లావాదేవీలను రికార్డ్ చేస్తాము మరియు మనము నివేదికలను సంపుటి పరిచి ఆపై మనకు అందుబాటులో ఉన్న ఆర్థిక నివేదికలను ఇచ్చే ఆర్థిక లావాదేవీలు అంటారు ఇది వ్యాపార సంస్థలకు మాత్రమే పరిమితం కాదు ఇది లాభాపేక్షలేని సంస్థలకు ప్రభుత్వ సంస్థలకు సమానంగా ఉపయోగపడుతుంది నిజానికి అవి గృహాలకు కూడా ఉపయోగపడతాయి ఒక ఇంటి ఖర్చులు మరియు ఆదాయాన్ని తెలుసుకోవటానికి సరైన ఆర్థిక నివేదికలు తయారుచేస్తే అది ప్రయోజనకరంగా మారుతుంది అప్పుడు మనము బ్యాలెన్స్ షీట్తో ప్రారంభించిన మూడు ముఖ్యమైన ఆర్థిక నివేదికలను చర్చించాము కాబట్టి బ్యాలెన్స్ షీట్ అనేది ఒక నిర్దిష్ట తేదీలో ఆర్థిక స్థితిని ఇచ్చే ఒక ప్రకటన మనము ఏ తేదీనైనా బ్యాలెన్స్ షీట్ తయారు చేయవచ్చు కాని సాధారణంగా ఇది త్రైమాసికం చివరిలో 3 నెలల చివరలో లేదా కొన్నిసార్లు 1 సంవత్సరం చివరిలో తయారవుతుంది బ్యాలెన్స్ షీట్ కోసం ఒక నిర్దిష్ట ఫార్మాట్ ఉంది కాబట్టి మీకు ఆస్తులు మరియు బాధ్యతలు వచ్చాయి సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ పేటెంట్లు భూమి మరియు భవనం నగదు వంటివి మనము వ్యాపారం కోసం ఉపయోగించే వనరులను ఆస్తులుగా చూపబడుతాయి అవి డబ్బుల వనరులుగా వేరొకరిచే ఇవ్వబడితే వాటిని మనము బాధ్యతలు అని అంటాము రెండు ప్రధాన రకాల బాధ్యతలు ఎన్సిఎల్ వర్గంలో ఉన్నాయి అవి నాన్ కరెంట్ బాధ్యతలు లేదా దీర్ఘకాలిక బాధ్యతలు మరియు తరువాత ప్రస్తుత బాధ్యతలు ఉన్నాయి ప్రస్తుత కాని బాధ్యతలు మీకు రెండు రకాలైన యజమానుల నిధులను కలిగి ఉంటాయి వీటిని ఈక్విటీ లేదా నికర విలువ అని కూడా పిలుస్తారు మరియు అప్పుడు మీకు వివిధ రకాల ప్రస్తుత కాని బాధ్యతలు ఉంటాయి ఇవి ప్రధానంగా రుణాలు తీసుకుంటాయి కాబట్టి మనము బ్యాలెన్స్ షీట్ గురించి చర్చించాము ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ యొక్క విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మనము వ్యాపారం యొక్క బలాలు మరియు బలహీనతలను ఆస్తులు మరియు బాధ్యతల రూపంలో తెలుసుకుంటాము నేను వ్యాపారం అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ అది వ్యాపార సంస్థల కోసం మాత్రమే కాదు మీరు ఒక కొత్త సంస్థ కోసం బ్యాలెన్స్ షీట్ అధ్యయనం చేస్తే ట్రస్ట్ లేదా పాఠశాల లేదా ప్రభుత్వ సంస్థలకు కూడా కావచ్చు మీకు తెలుస్తుంది వాడుతున్న వనరులు ఏమిటి ఆ కార్యకలాపాలను అమలు చేయడానికి మరియు ఆ వనరులకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి మనము మొదట ప్రాథమిక ఆకృతులను చూశాము కంపెనీ చట్టం ప్రకారం బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతిని కూడా చూశాము తరువాత మనము లాభం మరియు నష్టం ఖాతాకు వెళ్ళాము లాభం మరియు నష్టం ఖాతా లేదా ఆదాయ ప్రకటన ఒక ముఖ్యమైన ప్రకటన అని మనందరికీ తెలుసు ఎందుకంటే ఇది అన్ని ఆదాయాలను జాబితా చేస్తుంది కాబట్టి డబ్బు వస్తున్న చోట నుండి వచ్చే ఆదాయాలు ఆపై మనము దానిని ఖర్చులతో సంబంధం కలిగి ఉంటాము ఖర్చులలో అన్ని వర్గాల ఖర్చులు జాబితా చేయబడతాయి కాబట్టి మొదట మీరు తయారీ ఖర్చులు కొనుగోళ్లు నిర్వహణ ఖర్చులు వంటివి కలిగి ఉంటారు అప్పుడు మీకు అద్దె ప్రకటనలు మార్కెటింగ్ ఖర్చులు వంటివి ఉండవచ్చు మీకు ఫైనాన్స్ ఖర్చు కూడా ఉంటుంది తర్వాత ధన రూపం కానీ ఖర్చు అంటే తరుగుదల అంటారు మీరు ఫైనాన్స్ ఖర్చును పరిగణించకపోతే ఆపరేటింగ్ లాభం నుండి మీరు ఫైనాన్స్ ఖర్చును తీసివేస్తారు అప్పుడు మీరు ఈ ఆపరేటింగ్ లాభాన్ని పిబిఐటి అని కూడా పిలుస్తారు మీరు ఫైనాన్స్ ఖర్చును తగ్గించిన తరువాత మీకు పిబిటి లభిస్తుంది PBT లేదా పన్ను ముందు లాభం నుండి మీరు PAT పొందడానికి పన్నులను తీసివేస్తే ఇది యజమానులకు లభించే లాభం దీని నుండి కొంత లాభం యజమానులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేయబడవచ్చు మరియు మిగిలిన లాభాలను నిలుపుకున్న ఆదాయాలుగా పిలుస్తారు బ్యాలెన్స్ షీట్ వారు యజమానుల నిధులకు జోడించినందున సాధారణంగా మనము దానిని బ్యాలెన్స్ షీట్లో నిల్వలు మరియు మిగులుగా వర్గం క్రింద చూపిస్తాము అప్పుడు మనము నగదు ప్రవాహ ప్రకటన అని పిలువబడే మూడవ ముఖ్యమైన ప్రకటనకు వెళ్తాము నగదు ప్రవాహ ప్రకటన గురించి పేరు సూచించినట్లు నగదు ప్రవాహము ఇప్పుడు నగదు ప్రవాహ ప్రకటన ఉద్భవించింది ఎందుకంటే లాభం మరియు నష్టం ఖాతా వ్యాపారం యొక్క లాభదాయకతను అర్థం చేసుకోగలిగినప్పటికీ నగదు ఏది వస్తోంది మరియు నగదు ఏ విధంగా ఉపయోగించబడుతుందో అది మనకు చెప్పకపోవచ్చు అందుకే నగదు ప్రవాహ ప్రకటన అభివృద్ధి మరియు అన్ని నగదు ప్రవాహాలు మూడు విధాలుగా వర్గీకరించబడతాయి ఈ ప్రకటనలు ఉపయోగించే వాళ్ళు దీని ఉద్దేశ్యము తెలుసుకుంటారు అది ఏమిటంటే డబ్బు ఎలా వచ్చింది ఎలా వాడబడింది కాబట్టి మూడు శీర్షికలు ఉన్నాయి మీకు శీర్షికలు గుర్తుందా మొదటిది నగదు ప్రవాహాలను నిర్వహించడం కాబట్టి ఇది ఏదైనా వ్యవస్థ యొక్క సాధారణ వ్యాపార కార్యకలాపం లేదా వ్యవస్థ యొక్క రోజువారీ కార్యకలాపాలు సాధారణ కార్యకలాపాల కోసం మొత్తం డబ్బు వస్తోంది మరియు ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నగదు ప్రవాహం క్రింద జాబితా చేయబడుతుంది సాధారణంగా మనము దాని కోసం పరోక్ష పద్ధతిని ఉపయోగిస్తాము కాబట్టి మనము పన్నుకు ముందు లాభంతో ప్రారంభిస్తాము మరియు సాధారణ నగదు రహిత వస్తువులకు మనము సర్దుబాట్లు చేస్తాము కాబట్టి నగదు రహిత వస్తువులు ఏమిటి మనము తరుగుదలని జోడిస్తాము ప్రకృతిలో నగదు రహితమైన ఏవైనా నిర్దిష్ట మొత్తాలను వ్రాస్తాము ఇప్పుడు మనం తరుగుదల ఎందుకు చేర్చుతాము మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను నేను మరల ఇక్కడ చెబుతున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామంది సందిగ్ధ పడతారు ఒక వైపు మనము P మరియు L ఖాతాను తయారుచేసేటప్పుడు తరుగుదలని తీసివేస్తాము కాని నగదు ప్రవాహంలో మనము తరుగుదలని జోడిస్తాము కారణం ఏంటి ఎందుకంటే ఇది నగదు రహిత వ్యయం మరియు దాని కోసం మనము ఎటువంటి నగదు చెల్లించలేదు కాని లాభాలు లేదా పిబిటిని లెక్కించడానికి ఇది తీసివేయబడింది కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏమిటంటే మనము తరుగుదలని జోడించే పిబిటిని తీసుకుంటాము కాని ఆపరేటింగ్ కాని వస్తువులకు కూడా సర్దుబాటు చేస్తాము ఉదాహరణకు వాటాల అమ్మకంలో ఏదైనా లాభం ఉంటే మనము నగదు ప్రవాహ ప్రకటనలో తీసుకుంటాము మనము ఈ లాభాన్ని జోడిస్తామా లేదా లాభాన్ని తీసివేస్తామా మీరు ఆలోచించండి మీరు ఆలోచించిన్ది సరైనదే మనము లాభాన్ని తీస్తాం మరల సందిగ్ధం ఎందుకంటే లాభం అనే పదం వచ్చినప్పుడు చాలాసార్లు అది జతచేయబడాలని మనము భావిస్తున్నాము కాని వాస్తవానికి దీనిని తీసివేయాలి ఎందుకంటే ఇది ఇప్పటికే లాభం లెక్కించడానికి పరిగణించబడింది మరియు ఇది ఆపరేటింగ్ అంశం కాదు కాబట్టి మనము దానిని తీసివేయాలి అందుకే మనము దానిని తీసివేస్తాము కాబట్టి మనము కార్యకలాపాల నుండి లాభాలను వాటాల అమ్మకం నుండి తీసివేస్తాము కొన్ని నాన్ ఆపరేటింగ్ ఐటమ్ వల్ల ఏదైనా నష్టం ఉంటే పాత యంత్రాల అమ్మకంపై నష్టాన్ని చెప్పండి అది నష్టమే కనుక మనము దానిని జోడిస్తాము కాబట్టి నగదు రహిత మరియు నాన్ ఆపరేటింగ్ వస్తువుల కోసం సర్దుబాట్లు చేసిన తరువాత కార్యకలాపాల నుండి వచ్చే నిధులు అని పిలువబడే ఒక సంఖ్యను మనము పొందుతాము ఇప్పుడు కార్యకలాపాల నుండి వచ్చే నిధులలో మనము పని మూలధన వస్తువులకు సర్దుబాటు చేస్తాము వస్తువులు కదిలినప్పుడు ఏవైనా అప్పు ఇచ్చేవారు లో సర్దుబాట్లు చేస్తాము ఎందుకంటే ఇది నాకు నగదు లభ్యతను ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు అప్పు దారుల చెల్లింపులు లేదా రావాల్సిన మొత్తాలు ఈ సంవత్సరం తగ్గాయి దీని అర్థం రాబట్టే పద్ధతులు మంచివి మరియు అప్పు దారులు ఎక్కువ మొత్తము చెల్లించారు కిందటి సంవత్సరం నుంచి వారు వాళ్ల బాకీ తగ్గించారు వారు మనకు ఆ మొత్తము ఇచ్చారు కానీ అప్పు దారులు తగ్గినచొ ధన కదలిక ప్రకటనలో కలపాల్సిన అంశము నేను అంటాను మీ మనసులో ఉంచండి ఏమిటంటే అప్పు దారులు తగ్గినచోట ధనము కలపండి స్వయంచాలకంగా అదే నియమం వస్తువులకు కూడా ఉంటుంది ఇప్పుడు రుణదాతల విషయానికి వస్తే ఇది సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత ఆస్తి తగ్గుదల జోడించబడుతోంది కానీ ప్రస్తుత బాధ్యత తగ్గుదల కోసం దాన్ని తీసివేయబడుతుంది కాబట్టి మనము ఈ దశలో వర్కింగ్ క్యాపిటల్ వస్తువులను సర్దుబాటు చేస్తాము పన్నుకు ముందు ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాన్ని పొందుతాము అప్పుడు మనము చెల్లించిన పన్నులను తీసివేస్తాము అప్పుడు ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాన్ని పొందుతాము ఇది నగదు ప్రవాహ ప్రకటన యొక్క మొదటి భాగం ఇది లెక్కించడానికి చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు ఇది సుదీర్ఘమైన భాగం తరువాత మరి 2 అంశాలు రెండవది పెట్టుబడి నుండి వచ్చిన ధనం ఈ పేరు చెబుతున్నది ఇందులో దీర్ఘకాలిక పెట్టుబడులు ఉంటాయి ఇందులో మిగతా NCA స్థిర ఆస్తులు కూడా కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఈ వస్తువులను కొనుగోలు చేసి లేదా విక్రయించినట్లయితే ఏదైనా నగదు బయటికి వెళ్లడం లేదా రావడం పెట్టుబడి కార్యకలాపాల నుండి వచ్చే నగదు కింద చూపబడుతుంది మూడవది ఫైనాన్సింగ్ కార్యకలాపాల నుండి నగదు కాబట్టి మనము వ్యాపారం కోసం సేకరించిన డబ్బు లేదా మీరు తిరిగి చెల్లించటానికి వెళ్ళినట్లయితే అది ఈ క్రింద చేర్చబడుతుంది ఉదాహరణకు వాటాల జారీ లేదా వాటాలను తిరిగి కొనుగోలు చేయడం డిబెంచర్ల జారీ లేదా డిబెంచర్ యొక్క విముక్తి లోన్ రిటర్నింగ్ తీసుకోవడం లేదా రుణాన్ని తిరిగి చెల్లించడం ఈ లావాదేవీలన్నీ ఫైనాన్సింగ్ వస్తువులో ఉంటాయి పెట్టుబడుల నుండి స్వీకరించబడినప్పుడు అది పెట్టుబడి పెట్టే వస్తువుగా వర్గీకరించబడుతుంది అందుకున్న డివిడెండ్ కోసం ఇది నిజం వడ్డీ చెల్లించినప్పుడు లేదా డివిడెండ్ చెల్లించినప్పుడల్లా అది ఫైనాన్సింగ్ వస్తువుగా వర్గీకరించబడుతుంది కాబట్టి మనము మొత్తం ఆపరేటింగ్ ప్లస్ ఇన్వెస్టింగ్ ప్లస్ ఫైనాన్సింగ్ను చేస్తాము అది సంవత్సరంలో కంపెనీ లేదా ఆ సంస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన మొత్తం నగదు అవుతుంది మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ను జోడిస్తాము మరియు అది నగదు ముగింపు బ్యాలెన్స్తో సరిపోతుంది మనము ఏదైనా నగదు రహితగా చూపిస్తాము అటువంటి నగదు రహిత లావాదేవీలు ఏమిటి ఉదాహరణకు వాటా స్వాప్ ఉంటే ఇప్పుడు వాటా స్వాప్ అంటే ఏమిటి మనము ఇతర కంపెనీని సంపాదించామని అనుకుందాం ఇతర కంపెనీలను సంపాదించినందుకు మనము మా వాటాలను జారీ చేసాము మరియు దానికి బదులుగా ఆ సంస్థ యొక్క వాటాలను వారి వాటాదారుల నుండి పొందాము అప్పుడు దానిని వాటా స్వాప్ ఒప్పందం అని పిలుస్తారు నగదు చెల్లింపు లేదు కాబట్టి ఇది నగదు ప్రవాహ ప్రకటనలో రావడం లేదు ఇది గమనికగా లేదా ఫుట్నోట్గా చూపబడుతుంది ఇలాగే మరికొన్ని కార్యకలాపాలు ఉదాహరణకి మనకు ఉన్నాయి కొన్ని చెల్లించాల్సిన రుణము అది బ్యాంకుకు చెల్లించబడుతుంది కాని రుణ మొత్తాన్ని చెల్లించే బదులు మనము వాటాలను జారీ చేసాము కాబట్టి మన మూలధన బ్యాలెన్స్ పెరిగింది మరియు నగదు ప్రమేయం లేకుండా రుణ బ్యాలెన్స్ తగ్గింది అప్పుడు మళ్ళీ అది నగదు రహిత లావాదేవీ అవుతుంది కాబట్టి మనము దానిని నగదు ప్రవాహంలో చూపించము కాని మనము దానిని ఫుట్నోట్గా చూపిస్తాము కాబట్టి మీకు అర్థమైందా నగదు ప్రవాహ ప్రకటన ఒక ముఖ్యమైన ప్రకటన మరియు చాలా సార్లు మీరందరూ గందరగోళానికి గురవుతారు కాబట్టి నేను కొంచెం వివరంగా చెప్పాను మనం అన్ని 3 ఆర్థిక ప్రకటనలు చర్చించుకున్నాము ఇప్పుడు నేను ముందు భాగములలో చెప్పాను మరల నేను చెప్తున్నాను అది ముఖ్యమైనది మీకు మీరు అనుభవం కలిగి ఉండాలి ఇప్పుడే ఈ తరగతిలో చర్చించుకున్నాము కానీ సరిపోదు మీరు మొదట 2 3 భాగములలోనే అడిగారు అది మీరు మీకు నచ్చిన కంపెనీ సంవత్సర నివేదిక డౌన్లోడ్ చేసుకోండి సంవత్సర నివేదికలో ముఖ్యముగా ఆర్థిక ప్రకటన అంశం చదవండి మీరు ఆ నియామకాన్ని తెలుస్తాయి వివిధ కంపెనీలు వేర్వేరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఎలా తయారు చేస్తాయో మీకు తెలుస్తుంది ఆర్థిక నివేదికలతో పాటు వార్షిక నివేదికలో ఇంకా చాలా ఉపయోగకరమైన సమాచారం ఉంటుంది అది కూడా మనము తరగతిలో చర్చించాము మరియు ఇప్పటికిప్పుడు మీరు దానిని వార్షిక నివేదికలో చూసారు కార్పొరేట్ పాలన నివేదిక ఉంటుంది సుస్థిరత నివేదిక ఉంటుంది అధిక స్థాయి జీతం పొందుతున్న ఉద్యోగుల జాబితా ఉంటుంది డైరెక్టర్ల నివేదిక ఉంటుంది ఆడిటర్ యొక్క నివేదిక ఉంటుంది ఆ సంస్థ గురించి మరియు కొన్నిసార్లు ఆ పరిశ్రమ గురించి రకరకాల సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి ఆ సమాచారం ద్వారా కూడా వెళ్ళండి ముఖ్యంగా తరగతిలో ఆర్థిక నివేదికలను చర్చించిన తరువాత కొన్ని భావన సంబంధ పాఠాలకు మనము వెళ్ళాము ఇప్పుడు చాలాసార్లు సాధారణ పద్ధతిలో జర్నల్ ఎంట్రీ నుండి ఎకౌంటు బోధిస్తారు తర్వాత మనము లెడ్జర్ అకౌంట్ వెళ్తాము లెడ్జర్ నుండి మనము ట్రయల్ బాలన్స్ కు వచ్చాము ట్రయల్ బాలన్స్ నుండి విద్యార్థులు లాభం మరియు నష్టము మిగులు పత్రము బోధించ పడతారు కానీ నేను వ్యతిరేకంగా వచ్చాను మొదట మనము నేర్చుకున్నాము ఏమిటి అంటే బ్యాలెన్స్ షీట్ రూపంలో అవుట్పుట్ ఏమిటి తరువాత ఆదాయ ప్రకటన తరువాత నగదు ప్రవాహం మరియు ఆ స్టేట్మెంట్ల తయారీకి తీసుకున్న చర్యలకు మీరు పరిచయం చేయబడ్డారు ఎందుకంటే ఇది అకౌంటింగ్ విద్యార్థుల కోసం ఉద్దేశించిన హార్డ్ కోర్ క్లాస్ కాదు ఇది ప్రధానంగా తక్కువ సమయం ఉన్న అకౌంటింగ్ విభాగంలో లేని నిపుణుల కోసం ఉద్దేశించబడింది కాబట్టి అకౌంటింగ్ యొక్క ముఖ్యమైన భాగాన్ని చర్చించడానికి మొత్తం కోర్సును 20 గంటల్లో కవర్ చేయడానికి ప్రయత్నించాము ఇప్పుడు ఈ దశలో మనము రెండు ముఖ్యమైన విషయాలను చర్చించాము ఒకటి తరుగుదల తరుగుదల పద్ధతులు తరుగుదల ఎలా అందించబడింది తదుపరిది FIFO వంటి జాబితా పద్ధతులు లేదా మనము చర్చించిన బరువు సగటు వంటి పద్ధతి అప్పుడు మనము సంభావిత చర్చలో కొన్ని సంభావిత చర్చకు వెళ్ళాము కార్పొరేట్ పాలన గురించి మనము నేర్చుకున్నాము కార్పొరేట్ పాలన అంటే ఏమిటి పాలన యొక్క ముఖ్యమైన సూత్రాలు ఏమిటి పాలన యొక్క వైఫల్యం కారణంగా ఏమి జరుగుతుంది అది చాలా మోసాలకులకు దారి తీస్తుంది కాబట్టి ఎన్రాన్ యొక్క ఉదాహరణను మనము చర్చించాము ఇది అతిపెద్ద గ్లోబల్ మోసాలలో ఒకటి అప్పుడు మనము కార్పొరేట్ పాలన యొక్క గ్లోబల్ మోడల్స్ గురించి కూడా చర్చించాము ఇది ఆంగ్లో యుఎస్ మోడల్ ఇది CEO మరియు క్యాపిటల్ మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అప్పుడు జపాన్ యొక్క బ్యాంకింగ్ ఆధిపత్య నమూనా మరియు జర్మనీ చైనాలో ప్రభుత్వ ఆధిపత్య నమూనా మరియు భారతదేశంలో నైతిక నమూనా మనము వివిధ నైతిక అంశాలు మరియ విలువల అంశాలు చర్చించుకున్నాము అవి మనకు భారతీయ సంస్కృతి ఆధారంగా వచ్చాయి ఇంకా ముఖ్యమైన అంశము ఏమిటంటే ఏదైనా సంస్థ పనితీరు తర్వాత కార్పొరేటు పాలన నుండి ఎకౌంటు పుట్టుక చర్చించాము ఎలా అకౌంటింగ్ దీపావళితో సంబంధించి ఉంది ఎలా వివిధ శ్రేణి పద్ధతి మన పురాతన భారతీయ సంస్థలలో ఉండేది చర్చించాము కాబట్టి మనము అకౌంటింగ్ చరిత్ర గురించి నేర్చుకున్నాము తరువాత మళ్ళీ మనము స్టేట్మెంట్లకు వెళ్ళాము ఎందుకంటే ఆర్థిక నివేదికల గురించి మీరే మీకు తెలిసి ఉంటుందని నేను ఇప్పుడు ఆశించాను కాబట్టి మనము అప్పుడు 2 3 వ్యాయామాలు లేదా నిజ జీవిత సంస్థలను తీసుకునే కేసుల కోసం వెళ్ళాము మరియు మనము తరగతిలో పి మరియు ఎల్ బ్యాలెన్స్ షీట్ మరియు నగదు ప్రవాహం వంటి వివిధ ఆర్థిక నివేదికలను చేసాము దాని నుండి మనము హిందాల్కో కేసు చేశాము మరియు వివరంగా మూడు స్టేట్మెంట్స్ చేసినట్లు మీకు గుర్తుండే ఉంటుంది ఆ తరువాత మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క విశ్లేషణకు వెళ్ళాము మనము రెడీ స్టేట్మెంట్స్ తీసుకుంటాము కొన్నిసార్లు మనము కొన్ని అదనపు డేటాను తీసుకుంటాము మరియు స్టేట్మెంట్లను అధ్యయనం చేస్తాము మనము దానిని విశ్లేషించగలము మరియు స్టేట్మెంట్ నుండి కొన్ని వివరణలను వ్రాయగలము పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కోణం నుండి ఇది ప్రాథమిక విశ్లేషణలో ఒక భాగం అని మనము చూశాము ప్రాథమిక విశ్లేషణలో కంపెనీ విశ్లేషణ ఆర్థిక విశ్లేషణ మరియు పరిశ్రమ విశ్లేషణ అనే మూడు భాగాలు కంపెనీ విశ్లేషణపై మనము దృష్టి సారించాము ఇది మనము నేర్చుకుంటున్న వాటికి సంబంధించినది ఇది ఆర్థిక నివేదికలు కాబట్టి నిష్పత్తుల రకాలను లెక్కించారు నిష్పత్తుల యొక్క ముఖ్యమైన వర్గాలు మీకు గుర్తుందా ప్రస్తుత నిష్పత్తి వంటి ద్రవ్య నిష్పత్తులతో ప్రారంభించిన మనము బ్యాలెన్స్ షీట్ నుండి డెట్ ఈక్విటీ లేదా క్యాపిటల్ గేరింగ్ నిష్పత్తి వంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్థిరత్వానికి సంబంధించిన నిష్పత్తులు అప్పుడు ఆదాయ ప్రకటన నుండి నికర లాభం లేదా నిర్వహణ లాభ నిష్పత్తి వంటి లాభదాయకత నిష్పత్తిని లెక్కించవచ్చు మనము ఖర్చు నిష్పత్తి అంటే వస్తువుల అమ్మకాల ఖర్చు అమ్మకాలతో లేదా వాడబడిన వస్తువులు నుండి ఆదాయము వీటి నిష్పత్తి రకాలు లెక్కించగలిగినాము అప్పుడు మనము వివిధ రకాల రాబడి నిష్పత్తులను లెక్కించవచ్చు కాబట్టి రిటర్న్ నిష్పత్తులలో మనము లాభదాయకతను పెట్టుబడి పెట్టిన మొత్తానికి అనుసంధానిస్తాము అతి ముఖ్యమైన రాబడి నిష్పత్తి ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా కొన్నిసార్లు దీనిని పెట్టుబడి పెట్టుబడిపై రాబడి అని పిలుస్తారు ఇది మొత్తం కంపెనీకి లెక్కించవచ్చు ఇది ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం లేదా ఒక నిర్దిష్ట SBU లేదా సంస్థ యొక్క విభజన కోసం కూడా లెక్కించవచ్చు ఇది ప్రాజెక్టుల మూల్యాంకనానికి చాలా ముఖ్యమైన ప్రమాణంగా మారుతుంది అక్కడ ROE అని పిలువబడే ఈక్విటీ వాటాదారుల నిధులపై రాబడి లేదా యజమానుల నిధిపై రాబడి కూడా ఉండవచ్చు అప్పుడు టర్నోవర్ లేదా కార్యాచరణ నిష్పత్తులు లేదా సామర్థ్య నిష్పత్తులు అని పిలువబడే ఇతర రకాల నిష్పత్తులు ఉండవచ్చు ఉదాహరణకు మొత్తం ఆస్తి టర్నోవర్ లేదా జాబితా టర్నోవర్ లేదా రుణగ్రహీతల టర్నోవర్ లేదా స్థిర ఆస్తి టర్నోవర్ ఈ నిష్పత్తులు ఆ ఆస్తి యొక్క ఉపయోగాన్ని కొలుస్తాయి జాబితా టర్నోవర్ మీరు దానిని రోజుల సంఖ్యగా మార్చగలరని కూడా మనము చూశాము కాబట్టి బ్యాలెన్స్ షీట్లో జాబితా ఎన్ని రోజులు లేదా ఎన్ని రోజులకు రాబడుతుందో మనకు తెలుసు కాబట్టి మనము ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లకు సంబంధించిన నిష్పత్తులు స్టాక్ మార్కెట్కు వాటా లేదా డివిడెండ్ దిగుబడి వంటి ఇతర నిష్పత్తులు ఉపయోగపడతాయి లేదా ఉదాహరణకు పిఇ నిష్పత్తి స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఇది చాలా ముఖ్యమైనది మీరు ఇతర నిష్పత్తులను కూడా కలిగి ఉండవచ్చు ఉద్యోగుల కోసం ముఖ్యమైన నిష్పత్తి ఉద్యోగికి రాబడి లేదా ఉద్యోగికి లాభం కాబట్టి మీరు కొన్ని బయటి డేటాను కూడా తీసుకొని ఇతర రకాల నిష్పత్తులను లెక్కించడానికి ఆర్థిక నివేదికలతో లింక్ చేయవచ్చు కాబట్టి ఇది మన చర్చలో దాదాపు చివరి భాగం ఇప్పుడు మరికొన్ని భావనల గురించి వెళదాము వాటిని మనము చర్చించు కోలేదు కాని ఇప్పుడు అకౌంటింగ్ లేదా ఫైనాన్స్పై ఆసక్తిని పెంచుకున్న వారు వాటిని మరింత అధ్యయనం చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను వాటిలో ఒకటి ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ లేదా గ్రీన్ అకౌంటింగ్ ఎందుకంటే మనము ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం లేదా ఒక సంస్థ కోసం పర్యావరణ ప్రభావాన్ని కొలవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీరు ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ కలిగి ఉండవచ్చు ద్రవ్యోల్బణ అకౌంటింగ్ అని పిలువబడే మరొక భావన ఉంది ఇది ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని కొలవడానికి ప్రయత్నిస్తుంది అకౌంటింగ్ యొక్క మరొక ముఖ్యమైన అంశం మానవ వనరుల అకౌంటింగ్ వ్యాపారానికి మానవ వనరులు చాలా ముఖ్యమైన ఆస్తులలో ఒకటి అని మనము చూశాము కాని మనము దానిని బ్యాలెన్స్ షీట్లో చూపించలేము ఎందుకంటే అవి సంస్థకు చెందినవి కావు కానీ ఇప్పుడు హెచ్ఆర్ఏ లేదా హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ వంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ మానవ వనరులను అంచనా వేయడానికి మరియు విలువ ఇవ్వడానికి మరియు వాటిని ఒక నిర్దిష్ట వ్యక్తి రూపంలో ఉంచడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి అకౌంటింగ్లో వివిధ రకాల సమకాలీన లేదా కొత్త అంశాలు ఉన్నాయి మన ప్రధాన చర్చలో మనము అకౌంటింగ్ ప్రమాణాలు లేదా GAAP గురించి కూడా చర్చించాము కాని మనము సంక్షిప్తంగా చర్చించాము వివిధ ఆర్థిక ప్రమాణాలు లేదా అకౌంటింగ్ ప్రమాణాల గురించి మీరు మరింత వివరంగా తెలుసుకోవచ్చు లేదా అకౌంటింగ్ ప్రమాణాలు అవి వివిధ నియంత్రణ అధికారులతో జారీ చేయబడ్డాయి ఎందుకు అవి ఇచ్చారు ఇంకా వాటిని వివిధ కంపెనీలలో ఎలా ప్రవేశ పెట్టాలి నేర్చుకోవచ్చు కాబట్టి అకౌంటింగ్లో అధ్యయనం చేయగల అనేక అంశాలు ఉన్నాయి మీరు ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంటల్ అకౌంటింగ్ బ్రాంచ్ అకౌంటింగ్ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది ఏమిటంటే ఇప్పుడు మీరు కొన్ని ప్రాథమిక అవగాహనలను అభివృద్ధి చేసి ఉంటే అకౌంటింగ్ పుస్తకం లేదా అకౌంటింగ్లోని కొన్ని ఇతర వెబ్ కోర్సులకు వివరాల కోసం వెళ్ళండి ఇందులో మరిన్ని అంశాలు వివరించబడతాయి మరియు మీరు అకౌంటింగ్ యొక్క మరిన్ని అంశాలను నేర్చుకోవచ్చు మా కోర్సుకు సంబంధించినంతవరకు మీతో వివిధ షీట్లు పంచుకోబడ్డాయి అవి మొదట వార్షిక నివేదికపై మా నియామకం గురించి ఉన్నాయి వివిధ రకాల కేసులు ఉన్నాయి మీతో పంచుకున్న కొన్ని సంభావిత అంశాలు కూడా ఉన్నాయి మీరు వాటిలో కొన్నింటిని డౌన్లోడ్ చేయకపోతే అవి ఇప్పుడు తీసుకోండి మరియు మీ వద్ద ఉన్న ఏవైనా ప్రశ్నల కోసం మా చర్చా వేదికలు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటాయి మరియు మీ ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి ఐఐటి నుండి పరిశోధనా పండితులు మరియు ప్రొఫెసర్లు కూడా పాల్గొంటున్నారు కాబట్టి ప్రశ్నలను పెంచడం కొనసాగించండి దీనిని పీర్ గ్రూపులో చర్చించండి ఇది మా పరిశోధనా పండితులతో కూడా చర్చించండి మరియు ఇది మీ కోసం నిరంతర అభ్యాసానికి సహాయపడుతుంది మరియు మనము కూడా ఒక ప్రోక్టర్డ్ పరీక్షకు వెళ్తాము మరియు మీరు పరీక్షకు బాగా సిద్ధమవుతున్నారని నేను ఆశిస్తున్నాను మరియు మీ అందరికీ పరీక్షకు మాత్రమే కాకుండా జరిగే అభ్యాసానికి ఇంకా నేర్చుకోవడానికి కూడా శుభాకాంక్షలు మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు మరియు అవి మీ రోజువారీ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను ఇది మీ కార్పొరేట్ జీవితానికి మీ కెరీర్ కోసం కావచ్చు ఎందుకంటే మీరు ఆర్థిక అంశాల ప్రదర్శన మీద పరీక్షించబడతారు ఇది వ్యవస్థాపకులకు కూడా ఉపయోగపడుతుంది మీరు వ్యాపారం చేస్తుంటే ఫైనాన్స్ పరిజ్ఞానం చాలా ముఖ్యం మీరు మరింత అధ్యయనం చేయాలనుకుంటే MBA లేదా PhD చేయాలనుకుంటున్నామని లేదా అకౌంటింగ్ లేదా ఫైనాన్స్ యొక్క మరికొన్ని అంశాలను నేర్చుకోవాలనుకుంటున్నామని చెప్పండి ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి పరీక్షకు మరియు తదుపరి అభ్యాసానికి అన్ని విధాల శుభం కలగాలని ఆశిస్తున్నాను సన్నిహితంగా ఉండండి